కాబట్టి దీనిని మీప్ అంటారు టెక్స్ట్ చదవవచ్చు కాబట్టి నేను వీటన్నింటిని చదవలేను నేను దీని ద్వారా పని చేస్తాను FDTD ప్రోగ్రామ్ని సరిగ్గా అమలు చేయడంలో దశలు ఎలా ఉన్నాయో కూడా మనకు ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మనము మొదటి ఉదాహరణ ఉదాహరణకు వెళదాము వేవ్గైడ్లోని ఫీల్డ్లు కాబట్టి వేవ్గైడ్ ఉందని ఊహించుకోండి నేను చాలా సరళంగా వేవ్ని పంపాలనుకుంటున్నాను విశ్లేషణాత్మకంగా తెలుసు ఈ సందర్భాలలో మనకు ఫీల్డ్లు ఎలా ఉంటాయో కూడా విశ్లేషణాత్మకంగా లెక్కించవచ్చు కానీ అది మన లక్ష్యం కాదు ఈ సిమ్యులేషన్ ఏమి చేస్తుందో చూద్దాం కాబట్టి ఇక్కడ మొదటి లైన్ కాబట్టి నేను చెప్పినట్లుగా ఇది కొంచెం అసాధారణమైన భాష అయిన స్కీమ్ అనే భాషలో వ్రాయబడింది కాబట్టి మేము సింటాక్స్ లోకి ప్రవేశించలేము కానీ ఇక్కడ 16 8 సంఖ్య పరిమాణంకి సెట్ చేయబడినది ఇది మీకు కంప్యూటేషనల్ డొమైన్ పరిమాణాన్ని తెలియజేస్తోంది కాబట్టి x లో 16 యూనిట్లు y లో 8 యూనిట్లు మరియు z లో పరిమాణం లేకుంటే దాని 2D సిమ్యులేషన్ అని అర్థం తదుపరి నేను ఆబ్జెక్ట్ ను తయారు చేయాలి ఆబ్జెక్ట్ ఏమిటి ఇది వేవ్గైడ్ కాబట్టి ఇక్కడ ఈ చిత్రంలో చూపిన విధంగా వేవ్గైడ్ ఈ నల్లటి స్ట్రిప్ కాబట్టి ఇది స్లాబ్ వేవ్గైడ్లాంటిది కాబట్టి నేను వేవ్గైడ్తో పాటు xని కలిగి ఉన్నాను మరియు y అనేది ఇంకో అక్షం ఉంటుంది కాబట్టి ఇక్కడ వేవ్గైడ్ తయారు చేయబడుతోంది కాబట్టి ఇది కొంత ε యొక్క బ్లాక్గా తయారు చేయబడుతోంది కాబట్టి ε 12 ఇవ్వబడింది సరే వెడల్పు 1 యూనిట్గా ఇవ్వబడింది మరియు ఇతర డైమెన్షన్లో అనంతం కాబట్టి చాలా సహజం కాబట్టి ఈ బ్లాక్ స్ట్రిప్ యొక్క వెడల్పు 1 ఇది 12కి సమానమైన ఎప్సిలాన్ను కలిగి ఉంది మరియు ఇది ఎప్పటికీ విస్తరిస్తుంది ఇది ఎప్పటికీ విస్తరిస్తుంది ఎందుకంటే మేము ఇక్కడ 16 యూనిట్లను కలిగి ఉన్నామని గణన డొమైన్ను నేను నిర్వచించాను కాబట్టి ఆచరణలో ఇది 16 యూనిట్లు సరైనది ఇప్పుడు డిఫాల్ట్గా మిగతావన్నీ వాక్యూమ్గా ఉంటాయి అదే మీరు ఓకే అనుకున్నారు తర్వాత నేను వేవ్గైడ్లో కొంత ఫీల్డ్ను ఉత్తేజపరిచేందుకు సోర్స్ ని ఉంచాల్సిన వస్తుంది కాబట్టి వారు ఏమి చేసారు వారు ఒక ejωt రకమైన ఫీల్డ్ చేశారు వారు కొన్ని సాధారణీకరించిన 0 15 యూనిట్లలో కొంత ఫ్రీక్వెన్సీని ఇచ్చారు అది ఫ్రీక్వెన్సీ మరియు వారు Ez పోలరైజేషన్ అని చెబుతున్నారు ఇక్కడ మరియు వారు దానికి కొంత కేంద్రం ఇచ్చారు కాబట్టి సెంటర్ మా పరిమాణం 16 కాబట్టి 8 నుండి 8 అని గుర్తుంచుకోండి కాబట్టి 7 వద్ద దాదాపు ఎడమ వైపున నేను Ez పోలరైజ్డ్ సోర్స్ని ఉంచుతున్నాను మరియు ఏ విధమైన సోర్స్ ని నిరంతర తరంగం అది సమయానికి ప్రారంభమయ్యే సోర్స్ కాదు మరియు కాలక్రమేణా క్షీణించేది విద్యుద్వాహకము వేవ్గైడ్ ఈ నల్లటి స్ట్రిప్ వేవ్గైడ్ వేవ్గైడ్ తరంగం బయటకు ఎందుకు వెళ్లదు తరంగం ఎందుకు బయటకు వెళ్ళదు కాబట్టి నేను ఈ లోపల దానిని ఉత్తేజపరుస్తాను మరియు నా ఉద్దేశ్యం ఇది మీరు మీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చదివి ఉండవలసిన విషయం హా లేదు కాబట్టి ఫీల్డ్ లీక్ అవుట్ అవుతుంది ఫీల్డ్ డైఎలెక్ట్రిక్లో ఖచ్చితంగా పరిమితం చేయబడి ఉండదు ఫీల్డ్ ఖచ్చితంగా లీక్ అవుతుంది అది పూర్తిగా లోపల పరిమితం కాకుండా కొన్ని బయటకు లీక్ అవుతుందని మనం చూస్తాము మాక్స్వెల్ సమీకరణం ఎంత మొత్తంలో అంతర్గత పరావర్తనానికి గురవుతుందో దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు విద్యార్థి అది మాత్రమే అవును కొన్ని కొన్ని మార్గనిర్దేశం చేస్తాయి కొన్ని బాగా లీక్ అవుతాయి కాబట్టి సరిహద్దు షరతుని సరిగ్గా పేర్కొనడానికి ఇంకా ఏమి అవసరమో మేము సోర్స్ ని పేర్కొన్నాము నేను సరిహద్దు షరతు ని పేర్కొనకపోతే నా సిమ్యులేషన్ తప్పు అవుతుంది కాబట్టి వారు ఇక్కడ PMLని పేర్కొన్నారు ఇది కేవలం ఒక పంక్తి స్పెసిఫికేషన్ మందం 1 కలిగిన PML ని సెట్ చేస్తుంది కాబట్టి డిఫాల్ట్గా మీరు ఈ కంప్యూటేషనల్ డొమైన్లో ఏమి చూస్తారో అది ఒక లాగా మందం 1 చిత్రం ఫ్రేమ్ చుట్టూ ఉంచబడుతుంది ఓకే అందుకే సోర్స్ 7 వద్ద కాదు 8 వద్ద ఉంచబడింది ఎందుకంటే మీరు కోరుకున్న మెటీరియల్లో సోర్స్ వద్దు కాబట్టి PML 8 నుండి 7 వరకు మరియు సోర్స్ 7 వద్ద ఉంది సరే ఇప్పుడు మీ Δx మరియు Δt ఇంకా సరిగ్గా పేర్కొనబడలేదని గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ మేము ఉదాహరణకు ఈ సెట్ రిజల్యూషన్ కాబట్టి సాధారణ మార్గంలో ఈ సెట్టింగ్ Δx కౌరంట్ పరామితి అనేది డిఫాల్ట్ పరామితి ఇది ఇప్పటికే సిములేషన్ లో స్థిరంగా ఉంది మీకు కావాలంటే మీరు దానిని మార్చవచ్చు కానీ అవి మీకు స్థిరమైన సంఖ్యగా ఉండే డిఫాల్ట్ను అందిస్తాయి కాబట్టి Δx ఫిక్సింగ్ సరిపోతుంది Δt అనేది కొరెంట్ ప్రకారం చేస్తే పరిష్కరించబడుతుంది ఆఖరికి నేను ఎంతకాలం రన్ చేయాలనుకుంటున్నాను అని మీరు సిమ్యులేషన్ కు చెప్పాలి కాబట్టి ఫీల్డ్లను అవుట్పుట్ చేయడానికి 200 టైమ్ యూనిట్లు మరికొన్ని కమాండ్లు ఇవ్వబడ్డాయి మరియు ఆ విషయాలన్నీ అని మీరు సరే అంటున్నారు ఇది 200 సెకన్ల ముగింపులో సిమ్యులేషన్ యొక్క అవుట్పుట్ అంటే ఫీల్డ్లు సరిగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి సోర్స్ ఇక్కడ ఉంది మరియు దీన్ని చూస్తే ఫీల్డ్ చాలా చక్కగా వేవ్గైడ్కు మాత్రమే పరిమితం చేయబడింది అయితే వాటిలో కొన్ని ఖచ్చితంగా లీక్ కావడం లేదు సమస్య లేదు మరియు ఇది లాస్సి మెటీరియల్ కాదు ఇది కేవలం ε 12 ఏ ఊహాత్మక భాగం లేదు కాబట్టి ఈ ఫీల్డ్ చాలా కాలం పాటు కొనసాగుతుంది కానీ మీరు దాని లీక్ అవ్వడాన్ని చూడవచ్చు ఎడమ చేతి ఇంటర్ఫేస్ పక్కన మీరు ఇక్కడ ఏదో వింత జరుగుతున్నట్లు చూడవచ్చు ఎందుకంటే అక్కడ ఒక PML ఉంది విద్యార్థి PML కాబట్టి అది దాదాపుగా సంపూర్ణంగా గ్రహిస్తుంది కానీ ఆచరణలో దానిలో కొన్ని సరిగ్గా గ్రహించబడవు కాబట్టి వారు ఫీల్డ్ని సరిగ్గా ఆన్ చేసారు కాబట్టి వారు ఇక్కడ ఒక పాయింట్ని చెప్పారు సిమ్యులేషన్ t 0 వద్ద ప్రారంభమైంది మరియు తదుపరి ఉదాహరణ ejωt కాబట్టి భౌతిక శాస్త్రానికి సంబంధించినంత వరకు ఫీల్డ్లో ఆకస్మిక మలుపులు ఉన్నాయని మనకు తెలుసు కాబట్టి కొన్ని అధిక ఫ్రీక్వెన్సీ భాగం ఉంటుంది కాబట్టి ఇక్కడ కుడి వైపున మనం చెప్పేదేమిటంటే ఫీల్డ్ కొద్దిగా కనిపిస్తుంది వారు స్పెక్ల్డ్ అని పిలిచారు మీరు ఇక్కడ ఫీల్డ్ను చూడవచ్చు ఇక్కడ కొంత షేడింగ్ ఉంది ఇక్కడ ప్రారంభంలో నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇక్కడ చాలా చక్కని సజాతీయ డార్క్ రెడ్ ఉంది ఇక్కడ ఎరుపు లోపల చిన్న తెల్లని చుక్కలు ఉన్నాయి కాబట్టి ఫీల్డ్ను ఆకస్మికంగా ఆన్ చేయడం వల్ల వచ్చిన హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ల నుండి వస్తున్నట్లు వారు చెప్పారు మంచి ప్రశ్న ఎరుపు మరియు నీలం ఏమిటి కాబట్టి ఎరుపు రంగు గరిష్ట సానుకూల నీలంకు అనుగుణంగా ఉంటుంది ఇది గరిష్ట ప్రతికూలం కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది సరిగ్గా ప్రయాణించే అలలా ఉంటుంది కాబట్టి వేవ్లో మాగ్జిమా మరియు మినిమాను ప్రత్యామ్నాయం చేయండి అదే జరుగుతోంది విద్యార్థి ఆ విషయం అవును తెలుపు రంగు 0 కాబట్టి వారు ఈ ముదురు నీలం ఎరుపు అని పిలిచారు అదే మీరు రంగు కోసం పురాణాన్ని పేర్కొనండి కాబట్టి వారు అలా చేస్తారు కాబట్టి సాధారణంగా మీరు ఎరుపు మరియు తెలుపు సిమ్యులేషన్ ను చూసినప్పుడు ఒకటి గరిష్టంగా సానుకూలమైనది ఒకటి గరిష్ట ప్రతికూలమైనది మరియు తెలుపు 0 ఈ చుక్క సోర్స్ అని మీరు భావించాలి నిజానికి అది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది మరియు ఇది ముదురు నీలం రంగులో ఉంటుంది అంటే ఎలా నా ఉద్దేశ్యం ఏమిటి అంటే నీలం మరియు ఎరుపు షేడ్స్ లేని నీలం మరియు ఎరుపు షేడ్స్ ముదురు నీలం మరియు ముదురు ఎరుపు రంగులు కాబట్టి ముదురు నీలం ఎరుపు ఒక లెజెండ్ నీలం ఎరుపు మరొక లెజెండ్ మేము ఎంచుకోవచ్చు కాబట్టి కాంట్రాస్ట్ని మెరుగుపరచడానికి వ్యక్తులు వివిధ వస్తువులను ఉపయోగిస్తారు విద్యార్థి సరే కాబట్టి మీరు విశ్లేషణాత్మకంగా కూడా సరిగ్గా చేయగలిగిన ఉదాహరణ ఇది కానీ FDTD యొక్క శక్తి ఏమిటంటే మీరు విశ్లేషణాత్మకంగా సాధ్యం కాని పనులను చేయగలరు కాబట్టి ఉదాహరణకు వారు వేవ్గైడ్లో 90 డిగ్రీల వంపుని పరిగణిస్తారు ఇది విశ్లేషణాత్మకంగా సరైనది కాదు ఇప్పుడు భౌతికంగా ఏమి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు నేను వేవ్గైడ్ని తీసుకుంటాను దాని మార్గనిర్దేశం చేసే తరంగాన్ని నేను 90 డిగ్రీలు వంచి భౌతికంగా ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు విద్యార్థి అది బయటకు లీక్ అవుతుంది దానిలో కొన్ని లీక్ అవుతాయి అది నేను వంచిన నీటి పైపులా కాదు మరియు నీరంతా బయటకు వెళ్లిపోతుంది దానిలో కొన్ని లీక్ అవుతాయి అది మనం ఆశించేది కాబట్టి ధృవీకరించబడితే మన అంతర్ దృష్టి ఇక్కడ ఏమిటో చూద్దాం ఇప్పుడు అదే విషయం 16 కంటే ముందు గణన డొమైన్ను తయారు చేయండి మరియు మీరు రెండు బ్లాక్లను తయారు చేయాలి ఇలా ఒకటి మరియు ఒకటి 90 డిగ్రీల వంపు కాబట్టి వారు దానిని ఇక్కడ చూపించారు కాబట్టి ఒకటి ఈ విధంగా మరియు ఒకటి ఈ విధంగా మరియు వారు రెండు బ్లాక్లను ఒకే మెటీరియల్ని పేర్కొనడం ద్వారా దీన్ని చేసారు అయితే ఈ కోఆర్డినేట్లు ప్రతిదీ మునుపటి మాదిరిగానే విభిన్న PML రిజల్యూషన్ ఇప్పుడు ఆ స్పెక్కిల్ దృగ్విషయాన్ని నివారించడానికి వారు ఆకస్మికంగా సోర్స్ ని ఆన్ చేయడానికి బదులుగా ఏమి చేస్తున్నారు వారు దానిని ఉపయోగించకుండా చేస్తున్నారు కాబట్టి వారు ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే t0 వద్ద అకస్మాత్తుగా సోర్స్ ని ఆన్ చేసే బదులు మేము దానిని 20 సమయ యూనిట్ల వెడల్పుకు అనులోమానుపాతంలో నెమ్మదిగా ర్యాంప్ చేస్తాము కాబట్టి ఈ వెడల్పు 20 టైం యూనిట్లకు సమానం ఇది మీకు సోర్స్ యొక్క సమయాన్ని ఆన్ చేస్తుంది మరియు తరంగ పొడవు ఇక్కడ మీకు అందించబడుతుంది కాబట్టి సాంకేతికంగా మీప్ టాన్ హైపర్బోలిక్ ఫంక్షన్ని ఉపయోగించి ఈ టర్న్ ఆన్ ఫంక్షన్ను అమలు చేస్తోంది మరియు నేను చెప్పినట్లుగా ఓపెన్ సోర్స్ ఉంది మనం వెళ్లి కోడ్ని చూడవచ్చు మరియు ఆ సమాచారాన్ని మొత్తం చూడవచ్చు విద్యార్థి సరే మరియు మునుపటిలా 200 టైమ్ యూనిట్ల కోసం దీన్ని అమలు చేయండి కాబట్టి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది కాబట్టి మీరు ఫీల్డ్ను రికార్డ్ చేయగల ప్రతిసారీ తక్షణమే ఇది యానిమేషన్ అని మేము చూడవచ్చు కాబట్టి ఫీల్డ్ ఇప్పుడు వెళుతోందని మీరు చూడవచ్చు అది వంపుని తాకింది మరియు అది వంపు యొక్క దిగువ భాగంలోకి రావడం ప్రారంభమవుతుంది కానీ చాలావరకు ఆ ఇంటర్ఫేస్లో లీక్ అవుతుంది కాబట్టి ఇది FDTD యొక్క మరొక చాలా చక్కని అంశం నేను Ez ని ప్రతి తక్షణం సమయం వద్ద నిల్వ చేస్తే నేను ఇవన్నీ కలిపి పెట్టగలను మరియు gif ఫైల్ను తయారు చేయండి కాబట్టి వారు ఇక్కడ gif ఫైల్ని చూపుతున్నది మేము యానిమేషన్ని చూస్తాము కాబట్టి మీరు లీకేజీని తగ్గించాలనుకుంటే మీరు వివిధ పారామితులను ఆప్టిమైజ్ చేయవచ్చు మరియు మేము దానిలోకి వెళ్లము అప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్న చివరి ఉదాహరణ రింగ్ రెసొనేటర్ మోడ్లు కాబట్టి మీరందరూ రెసొనేటర్ అనే పదాన్ని విన్నారు దీని అర్థం ఫ్రీక్వెన్సీలో ఎంపిక చేయబడిన నిర్మాణం ఇది కొంత ఫ్రీక్వెన్సీని అనుమతిస్తుంది మరియు ఇది ఇతర ఫ్రీక్వెన్సీలను విస్మరిస్తుంది ఇప్పుడు మీరు కొంత పౌనఃపున్యం వద్ద పనిచేసేలా రెసొనేటర్ని డిజైన్ చేయాలనుకుంటున్నారనుకోండి FDTD మనకు ఎలా సహాయం చేస్తుంది విద్యార్థి సరే కాబట్టి ఇక్కడ ఉన్న జ్యామితిని చూద్దాం కాబట్టి వారు దీన్ని ఏమి చేసారు వారు రింగ్ రెసొనేటర్ని సరి చేసారు కాబట్టి రింగ్ రెసొనేటర్ అంటే ఏమిటి వేవ్గైడ్ని వృత్తంలోకి చేర్చడానికి ముందు దాన్ని తీసుకోండి కాబట్టి దీని చుట్టూ ఉన్న దూరం యొక్క పూర్ణాంక గుణిజాలు సపోర్ట్ చేసే మోడ్లు సరే అని మీకు తెలుసని మాకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఆ అంతర్ దృష్టిని నిర్ధారించాలనుకుంటున్నాము కాబట్టి అవి మీకు తెలిసిన వేవ్గైడ్ వ్యాసార్థం యొక్క వెడల్పును కలిగి ఉన్నాయి ఇవన్నీ పేర్కొనబడ్డాయి అవును కొన్ని కానీ 2πr nλ కానీ మాధ్యమంలో λ విద్యార్థి సరే కాబట్టి వారు ఇక్కడ ఒక సిలిండర్ను తయారు చేస్తున్నారు ఆ వస్తువును సరిచేయడానికి మీరు ఏమి చేస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నేను ఈ నిర్మాణాన్ని అనుచిత పౌనఃపున్యంతో ఉత్తేజపరిచినట్లయితే ఏమి జరుగుతుంది విద్యార్థి ఏమీ జరగదు ఏదీ సరిగ్గా జరగదు ఫీల్డ్లు క్షీణించవు అంటే ఫీల్డ్ క్షీణించదు అంటే ఫీల్డ్ క్షీణిస్తుంది అంటే అది ప్రతిధ్వనించే దృగ్విషయం కాదు కానీ ఒకసారి నేను జ్యామితి కొంచెం క్లిష్టంగా ఉంటే కొంత ఎప్సిలాన్తో నిర్మాణాన్ని రూపొందించాను రెసోనాన్స్ ఫ్రీక్వెన్సీ ఏమిటో తెలుసు కాబట్టి ఆ రెసోనేట్ ఫ్రీక్వెన్సీని నేను ఎలా కనుగొనగలను నేను FDTDలో ఒక మూలాన్ని పేర్కొనగలను ఆ తర్వాత నా విధిని ఎవరైనా నాకు నిర్మాణాన్ని అందించారని మరియు నిర్మాణం యొక్క రెసోనాన్స్ ఫ్రీక్వెన్సీని కనుగొనండి అని చెప్పవచ్చు విద్యార్థి ఉత్సాహం అన్ని పౌనఃపున్యాలతో ఉత్తేజితం కాబట్టి అన్ని పౌనఃపున్యాలు సాంకేతికంగా అసాధ్యం వైట్ బ్యాండ్ ఉంది కాబట్టి స్టెప్ 1 అనేది వైట్ బ్యాండ్ తో ఉత్తేజపరచడం కాబట్టి ఇక్కడ వారు పల్స్ రకమైన ఫ్రీక్వెన్సీని తయారు చేస్తున్నారని చెప్పారు కాబట్టి వారు సాధారణీకరించిన యూనిట్లలో పల్స్ యొక్క కేంద్రం 0 15 మరియు df మరియు మేము ఇంతకు ముందు చర్చించినట్లుగా వారు గాస్సియన్ సోర్స్ ని ఉపయోగిస్తున్నారు కాబట్టి వారు గాస్సియన్ సోర్స్ ని ఇస్తారు అక్కడ వారు సెంటర్ ఫ్రీక్వెన్సీ మరియు వెడల్పును పేర్కొంటారు అవును కాబట్టి ఇవి పని చేస్తాయి ఇవి భౌతిక శాస్త్రవేత్తలు వారు కాంతి వేగం 1 అయిన కోఆర్డినేట్ యూనిట్ల యొక్క విచిత్రమైన సెట్లో పని చేస్తారు కాబట్టి ప్రతిదీ 1 కి చాలా చక్కగా సాధారణీకరించబడింది కాబట్టి దీనిని ఉపయోగించుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కానీ మీరు దానిని ఉపయోగించినప్పుడు ప్రతిదీ చాలా శక్తివంతంగా ఉంటుంది అవును కాంతి వేగం 1 తరంగ దైర్ఘ్యం 1 కాబట్టి అవును మీరు దానిని అమలు చేయండి కొంత కాలానికి 300 సరే కాబట్టి ఇప్పుడు మనం సిమ్యులేషన్ చేశామని ఊహించుకుందాం మీరు అవుట్పుట్ను ఎలా అర్థం చేసుకుంటారు అవుట్పుట్ అన్ని సమయాలలో మరియు ఇప్పుడు స్థానాల్లో ఉండే ఫీల్డ్లుగా ఉంటుంది లేదు కానీ మేము వైడ్బ్యాండ్లోకి ఉత్తేజపరుస్తున్నాం కానీ నా FDTSల అవుట్పుట్లో ఫ్రీక్వెన్సీ E యొక్క విధిగా ఇది ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ స్పేస్ మరియు సమయం సమాచారం పొందడం లేదు కాబట్టి నేను ఏమి చేయాలి అంటే అవును కాబట్టి అతను నిర్మాణం చుట్టూ వెళ్లి నోడ్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి అది చాలా ముడి మార్గం తెలివైన మార్గం ఉంది ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను కనుగొనండి డెల్టా లో నా దగ్గర టైమ్ డొమైన్ ఉంది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లను లెక్కించండి అది నాకు ఫ్రీక్వెన్సీ శిఖరాల ను మాత్రమే కాకుండా అవి ఎంత పదునుగా ఉన్నాయో కూడా ప్రతిధ్వనిస్తుంది కాబట్టి వీటికి హాని విలోమం అనే అంతర్నిర్మిత ఫంక్షన్ ఉంది ఇది సరైనది ఇది విలోమ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ల వలె ఉంటుంది కాబట్టి సోర్స్ లు ఈ స్థానంలో విలోమ ఫోరియర్ ట్రాన్సఫామ్ ను అమలు చేసిన తర్వాత మరియు కొంత సెంటర్ ఫ్రీక్వెన్సీ మీకు సరిగ్గా ఇవ్వబడిన తర్వాత మీ సిమ్యులేషన్ను చివరిలో 300 టైమ్ ఇన్స్టాన్స్ కోసం అమలు చేయండి అని సిమ్యులేషన్ స్వయంగా చెబుతుంది కాబట్టి ఇది మళ్లీ వారు కోడ్ చేసినది మరియు అవుట్పుట్ టెక్స్ట్లో వస్తుంది కాబట్టి వారు ఇలా చేసినప్పుడు పీక్స్ వెలికి తీయబడతాయని మీరు చూడవచ్చు కాబట్టి మీరు 3 పీక్స్ ను పొందుతారు కాబట్టి మీరు దీన్ని అధ్యయనం చేసి ఉంటే అది పౌనఃపున్యం మరియు Q నాణ్యతా కారకం సరైనది నాణ్యత నాకు రెసోనాన్స్ ఎంత మంచిదో చెబుతుంది కాబట్టి Q కారకం కూడా బయటకు వస్తుంది కాబట్టి ఉదాహరణకు మొదటి మోడ్లో Q 80 ఆపై 300 ఆపై 1677 ఉంటుంది కాబట్టి 1677 Qకి అనుగుణంగా ఉంటుంది ఇది చాలా కాలం పాటు ఉంటుంది కాబట్టి విలోమ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ కు సంబంధించి కొంత సిద్ధాంతం ఉంది కానీ అది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చేయగలిగిన తదుపరి విషయం ఏమిటంటే ఆ పౌనఃపున్యాలలో ప్రతి ఒక్కటి ఎంచుకొని ఆ పౌనఃపున్యాల వద్ద ఇరుకైన బ్యాండ్తో సిములేషన్ ను మళ్లీ అమలు చేయడం ఆ మోడ్ను మాత్రమే ఉత్తేజపరుస్తుంది మరియు ఇతరులకు సరైనది కాదు కాబట్టి వారు ఇక్కడ చూపిస్తున్నది ఆ మూడు మోడ్లను కాబట్టి మొదటి మోడ్ రెండవ మోడ్ మరియు మూడవ మోడ్ మరియు ఇవి మళ్లీ ఉత్పత్తి చేయబడిన gif ఫైల్లు కాబట్టి ఇది అత్యల్ప Q ను కలిగి ఉందని మీరు చూడవచ్చు మా Qs 80316 మరియు సుమారు 1600 ఏమిటి కాబట్టి ఇది అత్యల్ప Q మరియు Q ఇక్కడ పెద్దగా మరియు సరసముగా పెద్దగా మారితే ఈ రెసొనేటర్ ఫీల్డ్ వెలుపల వేవ్గైడ్ వెలుపల చాలా ఫీల్డ్ లీక్ అవుతుందని మీరు చూడవచ్చు ఇక్కడ ఫీల్డ్ రెసొనేటర్ లోపల చాలా బలంగా కేంద్రీకృతమై ఉంది విద్యార్థి నిజమే కాబట్టి నేను ఒక నిర్మాణాన్ని తయారు చేసాను మరియు సాధారణ FDTD మరియు విలోమ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉపయోగించి ఇవి రెసోనాన్ట్ మోడ్లను గుర్తించగలిగాను కాబట్టి మీరు FDTDని ఎలా ఉపయోగించాలో ఆచరణలో మీరు ఏమి చెప్పాలో మీకు చూపించడం మరియు ఏదైనా ఫీల్డ్ని సరిగ్గా ఉత్తేజపరిచే అత్యంత శక్తివంతమైన డిజైన్ మరియు వారు ఫోటోనిక్ స్ఫటికాలు మరియు ఇతర నిర్మాణాల కోసం అనేక ఇతర ఘన ఉదాహరణలను కలిగి ఉన్నారు మరియు Linux మెషీన్లో దీన్ని అమలు చేయడం చాలా సులభం కాబట్టి FDTDలో ఈ డెమో పనిని ముగించండి